ఇంటర్కనెక్ట్ మోడలింగ్పై మన చర్చను కొనసాగిస్తాము ముందు పాఠం లో మీరు వేర్వేరు లేయర్లపై కొన్ని రెసిస్టివ్ మరియు కెపాసిటివ్ ప్రభావాలను చూశాము మరియు ఒక లేయర్ నుండి మరొక లేయర్కు వెళుతున్నప్పుడు రెసిస్టెన్స్ మరియు కెపాసిటెన్స్ల విలువలు మరియు పరిమాణాలు ఎలా మారవచ్చు చూశాము ఇప్పుడు డిఫ్యూషన్ మరియు పాలిసిలికాన్ లేయర్ ను పరిశీలిస్తూ చర్చలను కొనసాగిద్దాం n మరియు p ప్రాంతాలకు డిఫ్యూషన్ కెపాసిటెన్స చాలా ఎక్కువగా ఉందని చూశాము ఎక్కువ ఎందుకు గేట్ కెపాసిటెన్స లతో విలువలు పోల్చవచ్చు డిఫ్యూషన్ లేయర్ తో ఉన్న మరొక సమస్య ఏమంటే డిఫ్యూషన్ కూడా అధిక రెసిస్టెన్స ను కలిగి ఉంది కాబట్టి డిఫ్యూషన్ అనేది ఒక లేయర్ ఇక్కడ రెసిస్టెన్స మరియు కెపాసిటెన్స విలువలు రెండూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి లేఅవుట్లోని 2 ఎలిమెంట్స్ల మధ్య కొంత అనుసంధానం డిఫ్యూషన్ లేయర్ పై చేసేందుకు నిరుత్సాహపడవచ్చు దీనికి విరుద్ధంగా పాలిసిలికాన్ లేయర్ కెపాసిటెన్స యొక్క తక్కువ విలువను కలిగి ఉంది కానీ రెసిస్టెన్స్ విలువ R ఎక్కువగా ఉంది కానీ కెపాసిటెన్స విలువ డిఫ్యూషన్ కంటే చాలా తక్కువగా ఉన్నందున కొన్ని సందర్భాల్లో చాలా దగ్గరగా ఉన్న 2 పాయింట్లను పరస్పరం అనుసంధానించాల్సిన అవసరం ఉన్నందున ఇటువంటి కనెక్షన్ల కోసం పాలిసిలికాన్ లేయర్ ను ఉపయోగించవచ్చు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ముందు పాఠంలో చూసిన ఈ లేఅవుట్ ను చూడండి ఇక్కడ CMOS ఇన్వర్టర్ యొక్క లేఅవుట్ను చూపించాము ఇది ఎలా కనిపిస్తుంది నేను సింబాలిక్ ఈ స్కీమాటిక్ లేఅవుట్ చూపించను ఈ స్టిక్ డైగ్రామ్ న్ని చూపిస్తాను ఇప్పుడు మాట్లాడుతున్నది ఏమంటే ఈ 2 ఇన్వర్టర్లు క్యాస్కేడ్లో అనుసంధానించబడి ఉన్నాయి బహుశా ఒక రకమైన బఫర్ రూపకల్పన చేస్తున్నాము ఇది A అని అనుకోండి ఇది B మరియు ఇది C స్టిక్ డైగ్రామ్ ను గీయడానికి ప్రయత్నిద్దాం ఇవి Vdd మరియు గ్రౌండ్ లైన్లు 2 గేట్ల కోసం పక్కపక్కనే చూపిస్తున్నాను ఇవి డిఫ్యూషన్ లైన్ ఇది p డిఫ్యూషన్ ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది ఇక్కడ ఒక కాంటాక్ట్ ఇక్కడ ఒక కాంటాక్ట్ మరియు ఇక్కడ ఒక కాంటాక్ట్ 2 ట్రాన్సిస్టర్లను ఏర్పాటు చేసే పాలిసిలికాన్ లైన్ ఉంది మరియు 2 ట్రాన్సిస్టర్లను ఏర్పరుచుకునే మరొక పాలిసిలికాన్ లైన్ ఉంది వాస్తవానికి ఈ ఫంక్షన్ యొక్క స్టిక్ డైగ్రామ్ లేఅవుట్ ఇప్పుడు మునుపటి సందర్భంలో మీరు చూసిన ఒక విషయం ఇక్కడ ఈ లేఅవుట్ అవుట్పుట్ f మెటల్ లేయర్ పై తీయబడుతుందని చూపించాము ఈ కాంటాక్ట్ కనెక్షన్ వాస్తవానికి డిఫ్యూషన్ మరియు మెటల్ మధ్య కాంటాక్ట్ అందుకే ఈ లైన్ నీలం రంగులో చూపబడింది మీరు ఇక్కడ ఈ దృష్టాంతాన్ని పరిశీలిస్తే ఈ అవుట్పుట్ తరువాతి ఇన్వర్టర్ యొక్క ఇన్పుట్కు వెళ్ళాలి ఈ అవుట్పుట్ను ఈ దశకు తీసుకెళ్లాలి దీనికి 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి వాటిని పక్కపక్కనే చూపిస్తున్నాను మొదటి ప్రత్యామ్నాయం ఇక్కడ నుండి ఒక మెటల్ లైన్ ను తీసుకువెళతారు మరియు ఇక్కడ కాంటాక్ట్ కనెక్షన్ చేస్తారు ఇక్కడ మెటల్ మరియు పాలిసిలికాన్ మధ్య మరొ కాంటాక్ట్ కనెక్షన్ చేస్తారు ఇతర ప్రత్యామ్నాయం మీరు ఈ లైన్ ను కింద అ చూపిస్తాను మెటల్ పై గీయవద్దు నేరుగా పాలిసిలికాన్ లైన్ని వాడండి అలా చేస్తే ఒక వైపు ఎటువంటి కాంటాక్ట్ అవసరం లేదు ఇది ఇప్పటికే పాలిసిలికాన్లో ఉంది కాబట్టి ఈ వైపు మాత్రమే మీకు పాలిసిలికాన్ మరియు డిఫ్యూషన్ మధ్య కాంటాక్ట్ అవసరం ఈ అదనపు కాంటాక్ట్ అదనపు ప్రాంతాన్ని ఆక్రమించినట్లు చూస్తారు డిలే మరియు ఇతర విషయాలపై అదనపు RC ని కూడా కలిగి ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ న్ని తగ్గించడం మంచిది ఈ 2 ట్రాన్సిస్టర్లు ఒకదానికొకటి దగ్గరగా ఉంటే వాటిని నేరుగా ఈ విధంగా కనెక్ట్ చేయవచ్చు మరియు పాలిసిలికాన్పై అవుట్పుట్ను తీసుకొని నేరుగా తదుపరి గేట్కు ఇవ్వవచ్చు ఇక్కడ ఖచ్చితంగా చెప్పబడుతున్నది మీరు గేట్ల మధ్య చాలా చిన్న వైర్ల కోసం అప్పుడప్పుడు పాలిసిలికాన్ను ఉపయోగించవచ్చు కాని డిఫ్యూషన్ లేయర్ కోసం R మరియు C విలువలు రెండూ ఎక్కువగా ఉన్నందున డిఫ్యూషన్ ను ఇంటర్కనెక్షన్లుగా నివారించాలి వైర్లను మోడల్ చేసినప్పుడు ఇంతకుముందు చూసిన వివిధ డిలే మోడళ్లలో కూడా డిస్ట్రిబ్యూటెడ్ రెసిస్టెన్స మరియు కెపాసిటెన్స విలువలు ఉంటాయి కాబట్టి ఎదుర్కొన్న టోటల్ రెసిస్టెన్స రెసిస్టివ్ లోడ్ R కావచ్చు మరియు టోటల్ కెపాసిటివ్ లోడ్ C కావచ్చు కానీ వైర్ ఎక్కువ దూరం ఉన్నప్పుడు సాధారణంగా ఒకే స్థలంలో మొత్తం రెసిస్టెన్స R కి బదులుగా ఒక మోడల్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాము N విభాగాలు ఉన్నట్లు మరియు రెసిస్టెన్స R బై N R బై N సిరీస్ లో N సార్లు వస్తున్నట్లు అదేవిధంగా టోటల్ కెపాసిటెన్స్ C ఇది సమాంతరంగా C బై N C బై N N సార్లు ఉంటుంది ఈ ఇంటర్కనెక్షన్ వైర్ను మోడలింగ్ చేయడానికి ఇవి కొన్ని మార్గాలు వైర్లు పొడవంతా పంపిణీ చేయబడిన ఈ RC విలువలతో పంపిణీ చేయబడినట్లుగా పరిగణించబడతాయి దీనిని వాస్తవానికి లంప్డ్ ఎలిమెంట్ మోడల్స అని పిలుస్తారు ఈ విలువను పంపిణీ చేయుటకు సాంప్రదాయకంగా 3 మార్గాలు ఉన్నాయి ఒకటి L మోడల్ ఇక్కడ R మరియు C దీన్ని ఇలా చూపిస్తారు ఈ R సిరీస్లో ఉంది తరువాత C భూమికి సమాంతరంగా వస్తుంది పై మోడల్ ఈ నిర్మాణం R సిరీస్లో ఉంది మరియు మొత్తం కెపాసిటెన్స ను C బై 2 మరియు C బై 2 గా విభజించి ఒకటి ముందు మరొకటి తరువాత సమాంతరంగా ఉంచుతారు T మోడల్ రివర్స్ C విభజించబడలేదు ఇక్కడ రెసిస్టెంట్స విలువ విభజించబడింది T ఆకారంలో ఉంటుంది ఇలాంటి వివిధ నమూనాలు ఖచ్చితమైన డిలే విషయంలో సంగ్రహించిన విలువలు రెసిస్టెన్స కెపాసిటెన్స మరియు ఇతర విషయాల లక్షణం పోల్చి మరియు విశ్లేషించబడ్డాయి ఇది పై మోడల్ యొక్క ఒక విభాగం అని కనుగొనబడింది మీరు 3 విభాగాలను ఒకదాని తరువాత మరొకటి అనుసరిస్తే అది తగినంత ఖచ్చితమైనదిగా కనిపిస్తుంది అంటే 3 ఖచ్చితమైన 3 శాతానికి అంటే వాస్తవంలో 3 శాతం ఈ డిగ్రీ ఖచ్చితత్వం కోసం L మోడల్ 100 సెగ్మెంట్ లు అవసరం అనుకరణ సమయంలో కంప్యుటేషన్ టైం పరంగా ఇది చాలా ఖరీదైనది క్లాక్ రౌటింగ్ మరియు ఇతర పనులను చేస్తున్నప్పుడు డిలేన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంటర్కనెక్షన్ డిలే యొక్క శీఘ్ర అంచనాను అంచనా వేయడానికి తరచుగా ఎల్మోర్ డిలే మోడల్ ఉపయోగిస్తాము అని ఇంతకు ముందు చూశాము కాని అక్కడ కొంత శీఘ్ర అంచనా అవసరం మీరు ఈ మోడళ్ల యొక్క బహుళ స్థాయిలను ఉపయోగిస్తే అప్పుడు అనుకరణ లో సమయం పడుతుంది అలాంటి కేసుల లో సింగిల్ సెగ్మెంట్ పై మోడల్ చేస్తారు పై మోడల్ ఆ సందర్భాలలో ఎల్మోర్ డిలే న్ని చిన్న వైర్ విభాగాలలో అంచనా వేయడానికి ఉపయోగిస్తారు ఉదాహరణ కి ఇది 3 సెగ్మెంట్ పై మోడల్ ఇది ఇలా ఉంది మనం మళ్ళీ 180 నానోమీటర్ ప్రాసెస్ తీసుకుంటాం మెటల్ 2 వైర్ ను పరిశీలిస్తాము ఇది 5 మిల్లీమీటర్ల పొడవు మరియు 0 32 మైక్రోమీటర్ వెడల్పుతో ఉందని అనుకుందాం వైర్ ఎలా ఉంటుంది వైర్ ఇలా కనిపిస్తుంది పొడవు 5 మిమీ పొడవు మరియు వెడల్పు 0 32 మైక్రోమీటర్ కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లుగా బాక్స్ ల పరంగా డిస్క్రిటైజ్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రతి స్క్వేర్ 0 32 మైక్రాన్ ఇన్టూ 0 32 మైక్రాన్ గా ఉంటుంది ఇది కూడా 0 32 అవుతుంది కాబట్టి అలాంటి బాక్సులు ఎన్ని ఉంటాయి 5 మి ని దీనితో విభజిస్తే 5 మి మీ అంటే ఏమిటి 5 మిల్లీ ఇన్టూ 10 పవర్ మైనస్ 3 ను 0 32 ఇన్టూ 10 పవర్ మైనస్ 6 గా విభజించారు ఇది 5000 కి వస్తుంది ఈ 32 ను బయటకు తీస్తే మరో 2 సున్నాలను 32 ద్వారా విభజించారు ఇది సుమారు 16000 అవుతుంది మెటల్ 2 వైర్ తీసుకుంటే R బాక్స విలువ ప్రతి బాక్స కు 0 05 ఓం ఉంటుంది ఇప్పటికే సుమారు 16000 అంచనా వేసిన బాక్సుల సంఖ్య కాబట్టి ఆ సంఖ్య 16000 ద్వారా 0 05 ను గుణిస్తే మొత్తం రెసిస్టెన్స సుమారు 781 ఓంలకు వస్తుంది కాబట్టి రెసిస్టెన్స ను ఈ విధంగా లెక్కిస్తారు బాక్స యొక్క రెసిస్టెన్స విలువ ఇప్పటికే ఇవ్వబడింది R బాక్స్ 0 05 మరియు బాక్సుల సంఖ్య ఈ రెండింటిని గుణించాలి కాబట్టి ఈ విలువ సుమారు 781 ఓంలకు వస్తుంది ఈ మెటల్ 2 వైర్ యొక్క ప్రతి మైక్రాన్ కెపాసిటెన్స మైక్రోమీటర్కు 0 2 ఫెమ్టో ఫరాడ్ ఇప్పుడు వైర్ 5 మి మీ పొడవు ఉన్నందున 5000 మైక్రోమీటర్ గుణించినట్లయితే అంటే 1 పికోఫరాడ్ అవుతుంది కాబట్టి 3 సెగ్మెంట్ పైలో 3 రెసిస్టెన్సులు ఉన్నాయి 781 ను 3 ద్వారా భాగించడం 260 కాబట్టి 260 260 260 మరియు ఈ 1 పికోఫరాడ్ 6 ద్వారా భాగిస్తే ఇది సుమారు 167 ఫెమ్టో ఫరాడ్కు వస్తుంది ఈ ప్రతి కెపాసిటెన్స 167 అవుతుంది ఎందుకంటే మీరు వాటిని జోడిస్తే అది 1 p F ఈ విధంగా మోడల్ సృష్టించబడుతుంది ఇప్పుడు మోడల్ సృష్టించబడిన తర్వాత ఈ మోడల్ నుండి డిలే అంచనా వేయవచ్చు తరువాత అంచనా వేసే మార్గాన్ని చూద్దాం వైర్ యొక్క RC డిలేన్ని చూడవచ్చు ఉదాహరణ తీసుకుందాం 10 X ఇన్వర్టర్ 2 X ఇన్వర్టర్ ని డ్రైవ్ చేస్తుంది పెద్ద ఇన్వర్టర్ ఉంది ఇది చిన్న ఇన్వర్టర్ నడుపుతోంది ఇది 10 X అని ఇది 2 X అని చెప్తున్నాను 10X ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ ఛానెల్ యొక్క ప్రాంతం ఇలా ఉంటుంది k బై k అనుకుందాం ఈ సందర్భంలో 10 X కొరకు ఛానెల్ యొక్క వైశాల్యం 10 k బై 10 k అవుతుంది ఇది 10 X అని ఆ సందర్భంలో 5 సార్లు కాబట్టి 5 k ఉండాలి ఈ సందర్భంలో రెసిస్టెన్స విలువ గేట్స్ రెసిస్టివిటీకి 2 5 కిలో ఓం మైక్రోమీటర్ అని అనుకుంటాము మరియు ఇక్కడ మీరు RC కోసం ఎల్మోర్ డిలే R ను పరిశీలిస్తున్నప్పుడు సాధారణంగా ఎల్మోర్ డిలే న్ని పరిగణిస్తాము మునుపటి సందర్భంలో ఇప్పటికే ఈ 781 ఓంలు మరియు 1 పికోఫరాడ్లను అంచనా వేసాము కాబట్టి ఇది 781 ఓం మరియు 1 పికోఫరాడ్ 500 మరియు 500 1 స్టిచ్ పైగా విభజించబడింది ఇక్కడ గేట్ లక్షణాలు nMOS కొరకు 0 36 మైక్రోమీటర్ మరియు ఇక్కడ nMOS ఉన్న గ్రౌండ్ మార్గాన్ని పరిశీలిస్తున్నాము ఇది 2 5 కిలోలు 0 36 తో గుణించినట్లయితే లెక్కించినట్లు అది 690 ఓంకు వస్తుంది ఇక్కడ ప్రభావంతమైన రెసిస్టివ్ లోడ్ 65 ఓం అవుతుంది అదేవిధంగా మరొక వైపు 2 ట్రాన్సిస్టర్లు ఉన్నాయి ఇవి 2 x మీరు అదేవిధంగా ఆ n మరియు p టైప్ ల కెపాసిటెన్స్ను అంచనా వేస్తే ఇది 4 ఫెమ్టోఫరాడ్కు వస్తుంది ఇది ఇక్కడ చూపలేదు ఇప్పుడు ఈ మొత్తం సర్క్యూట్ను అనుకరిస్తే మీరు ఇన్వర్టర్ ఉన్న డ్రైవర్ను మోడల్ చేసారు ఇది సమర్థవంతంగా డ్రైవ్ చేస్తుంది అక్కడ ఒక పుల్ డౌన్ ఉంది ఒక పుల్ అప్ ఉంది ఈ నమూనాలో గ్రౌండ్ కి మార్గం చూస్తున్నాను పుల్ డౌన్ 690 ఓం మరియు ఇక్కడ ప్రభావం ఉంది కెపాసిటివ్ లోడ్ ఉంది ఇది పుల్ అప్ పుల్ డౌన్ యొక్క ట్రాన్సిస్టర్ల పరిమాణాలను సూచిస్తుంది మీరు దీన్ని అనుకరిస్తే డిలే సుమారు 1 1 నానోసెకన్లు అవుతుంది ఇలాంటి సమస్య ఉంటే ఇలాంటి కొన్ని మోడలింగ్ను ఉపయోగించడం మరియు తరువాత అనుకరణను ఉపయోగించడం ద్వారా డిలే న్ని పొందగల సాధనాలు అందుబాటులో ఉన్నాయి తరువాత మనం క్రాస్స్టాక్ సమస్యకు వద్దాం ఒక కెపాసిటర్ ఛార్జ్ను కలిగి ఉంది మరియు అది తక్షణమే వోల్టేజ్ను మార్చదు ఎందుకంటే కెపాసిటర్ ప్లేట్లలో ఛార్జ్ను కలిగి ఉన్నందున ఛార్జ్ డిసిపేట్ అవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వోల్టేజ్ v నుండి 0 కి వెళుతుందని మీరు తక్షణమే చెప్పలేరు దీనికి సమయం పడుతుంది అందుకే డికెఇంగ్ మరియు ఛార్జింగ్ డిస్చార్జింగ్ జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే 2 కెపాసిటెన్స వైర్లు ఉన్నాయి ఇవి అధిక కెపాసిటెన్స కలిగి ఉందని చూపబడింది ఇలాంటి వైర్ ఇంకోటి ఉంది ఈ 2 వైర్ల మధ్య అధిక కెపాసిటెన్స ఉంది ఒక తీగపై 0 నుండి 1 లేదా 1 నుండి 0 వరకు సిగ్నల్ ట్రాన్సిషన్ ఉంటే మరొక వైర్ లో ఏదో ఉంది అది స్థిరమైన వోల్టేజ్ సిగ్నల్ అనుకుందాం అది స్థిరంగా ఉన్న వోల్టేజ్ సిగ్నల్ కానీ ఈ కెపాసిటివ్ ఎఫెక్ట్ వల్ల ఏమి జరుగుతుంది ఇతర పంక్తిలో అకస్మాత్తుగా పెరుగుదల వచ్చినప్పుడల్లా ఇక్కడ కూడా ఇలాంటి కలవరం ఉంటుంది ఇక్కడ ఇలాంటి కలవరం ఉంటుంది దీనిని పంక్తుల మధ్య క్రాస్ టాక్ ఎఫెక్ట్ అని పిలుస్తారు ఇది కెపాసిటివ్ కప్లింగ్ లేదా క్రాస్స్టాక్ ఈ క్రాస్స్టాక్ ఫలితమేమిటి నేను చూపిన ఉదాహరణ లో నాన్ స్విచింగ్ వైర్లపై శబ్దం ఈ రెండవ వైర్ స్థితిని మార్చడం లేదు అది మారడం లేదు మొదటిది మారుతోంది కాబట్టి నాన్ స్విచింగ్ వైర్పై కొంత శబ్దం ప్రేరేపించబడుతుంది రెండవది స్విచింగ్ వైర్పై డిలే ఎందుకు పెరగవచ్చు సాధారణంగా ఈ ఇంటర్కనెక్షన్ వైర్ కొంత కెపాసిటివ్ లోడ్ను ఎదుర్కొంటుంది కాబట్టి ఇది CL మరియు ఈ రెసిస్టెన్స R అయితే RCL కు ప్రొఫెషనల్గా RC డిలే ఉంది కానీ ఇప్పుడు C కూడా చిత్రంలోకి రావడం వల్ల ఈ CL విలువ పెరుగుతుంది కాబట్టి RC విలువ కూడా పెరుగుతుంది అందుకే సిగ్నల్ లైన్ డిలే కూడా పెరుగుతుంది ఇప్పుడు దీనిని కొంచెం వివరంగా చూద్దాం నేను A మరియు B ని చూపించిన ఈ 2 వైర్లు వాటి మధ్య కెపాసిటెన్స ఇలా చూపబడింది ఇక్కడ చూపించిన డైగ్రామ్ లో ఇది C ఎడ్జ్సెంట్ మరియు ఈ రెండు వైర్ లు కొన్ని లేయర్ లో నడుస్తున్నాయి మరియు దాని క్రింద సబ్ స్ట్రెట్ ఉంది మరియు సబ్ స్ట్రెట్ సాధారణంగా గ్రౌండ్ కి లేదా కొంత స్థిర సామర్థ్యానికి అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఈ సబ్ స్ట్రెట్ కి వైర్ యొక్క కెపాసిటెన్స కూడా ఉందని మీరు చెప్పగలరు కాబట్టి దీనిని C గ్రౌండ్ మరియు C గ్రౌండ్ అని పిలుద్దాం వాటి విలువ ఒకటే కాబట్టి సమానమైన మోడల్ ఇలా కనిపిస్తుంది మరియు ఈ C గ్రౌండ్ మాట్లాడుతున్నది ఒకే కెపాసిటెన్స్గా చూపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇది దాని పై లేయర్ మరియు దిగువ లేయర్ కు సంబంధించిన మొత్తం కెపాసిటెన్స ఉంటుంది సమానమైన సర్క్యూట్ వాటిని ఒకటిగా చూపిస్తున్నాను మిల్లెర్ నియమం లేదా ఒక పోస్టులేట్ ఉంది దీనిని మిల్లెర్ ఎఫెక్ట్ అని పిలుస్తారు ఇది 2 వైర్ల మధ్య కెపాసిటెన్స యొక్క ప్రభావవంతమైన విలువ వాటి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని చెప్పారు కాబట్టి 2 వైర్ల మధ్య కెపాసిటెన్స ఇది ఎలా మారుతుందో మీరు స్థిరంగా చెప్పలేరు 3 పరిస్థితులు ఉండవచ్చు అవి అస్సలు మారకపోతే ప్రేరేపిత కెపాసిటెన్స లేదు సమస్య ఉండదు కానీ స్విచ్చింగ్ ఉన్నప్పుడల్లా సమస్య వస్తుంది ఇప్పుడు 3 పరిస్థితులు ఉన్నాయి ఒకటి మొదటి వైర్ 0 నుండి 1 లేదా 1 నుండి 0 వరకు మారడం నేను తీసుకున్న ఉదాహరణ వలె రెండవ తీగ మారడం లేదు తదుపరి కేసు రెండు వైర్లు ఒకే దిశలో మారుతున్నాయి 0 నుండి 1 లేదా రెండూ 1 నుండి 0 వరకు మూడవ కేసులు రెండూ మారుతున్నాయి కానీ రివర్స దిశలో మొదటిది 1 నుండి 0 కి మారుతుంది రెండవది 0 నుండి 1 కి మారుతుంది రివర్స దిశ కాబట్టి ఈ 3 కేసులు ఇక్కడ చూపించబడ్డాయి ఇప్పుడు ఇతర పంక్తిలో ఉన్న ప్రభావాన్ని చూస్తున్నాను అంటే A వాస్తవానికి మారుతోంది కాబట్టి A లైన్లో ఒక ట్రాన్సిషన్ ఉంది ఇప్పుడు B ఏమి జరుగుతుంది మొదటి సందర్భంలో B స్థిరంగా ఉంది మరియు A లో డెల్టా V కి సమానమైన వోల్టేజ్లో మార్పు ఉంది డెల్టా VDD అని చెప్పండి 0 నుండి VDD కి మారుతోంది కాబట్టి ప్రభావవంతమైన కెపాసిటెన్స C గ్రౌండ్ ప్లస్ C ఎడ్జెసెంట్ ఉంటుంది ఎందుకంటే వాటిలో ఒకటి గ్రౌండ్ వద్ద ఉంది మరియు మరొకటి మారుతోంది రెండవ కేసు ఈ రెండూ ఒకేసారి మారడం డెల్టా వి అంటే ఈ పాయింట్ 0 వద్ద వోల్టేజ్లో మార్పు ఈ కెపాసిటివ్ ప్లేట్లో వోల్టేజ్ లేదు C ఎడ్జెసెంట్ చిత్రంలోకి రాదు గ్రౌండ్ కి కెపాసిటెన్స మాత్రమే C గ్రౌండ్ మాత్రమే చిత్రంలోకి వస్తాయి కానీ అవి వ్యతిరేక దిశలో మారుతుంటే వాటిలో ఒకటి 0 నుండి 1 కి మరొకటి 1 నుండి 0 కి వెళుతుంటే వోల్టేజ్లలో వ్యత్యాసం రెండింతలు ఉంటుంది 2 VDD ఇది 0 నుండి VDD కి వెళుతోంది ఇది VDD నుండి 0 కి వెళుతుంది కాబట్టి డెల్టా మార్పు VDD కి రెండింతలు కావచ్చు ఎందుకంటే ఇది ప్లస్ VDD ని మారుస్తుంది ఇది మైనస్ VDD ని మారుస్తుంది కాబట్టి ఇక్కడ ప్రక్కనే ఉన్న కెపాసిటెన్స ప్రభావం రెట్టింపు అవుతుంది A ద్వారా వ్యక్తీకరించబడే ప్రభావవంతమైన కెపాసిటెన్స ఇది అవుతుంది మరియు మూడవ నిలువు వరుసను మిల్లెర్ ప్రభావం కారణంగా మిల్లెర్ కోఎఫిషయంట్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు రెండూ కలిసి మారినప్పుడు ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి దానిని రిలేటివ్ విలువ 0 ద్వారా సూచిస్తాము ఇది ఉత్తమ పరిస్థితి కాబట్టి వాటిలో ఒకటి స్థిరంగా ఉన్నప్పుడు మరొకటి మారేటప్పుడు ప్రభావం 1 వద్ద ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది కాని అవి వ్యతిరేక దిశలో మారినప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది సాధారణంగా మనం క్రాస్స్టాక్కు సంబంధించి ఒక సర్క్యూట్ను విశ్లేషించినప్పుడు వేర్వేరు పరిస్థితులను వేర్వేరు MCF విలువల ద్వారా నియమించగలము తద్వారా MCF విలువ మరింత కీలకమైనదని మరియు అవసరాలకు తక్షణ శ్రద్ధ అని మీరు గుర్తించవచ్చు మరికొన్ని క్రాస్స్టాక్ నాస్ అంటే ఈ ఈక్వేషన్ మరియు ఫార్ములేషన్ లను చూద్దాం ఈ 2 వైర్లు మారడం చూడండి ఒక వైర్పై వోల్టేజ్ ప్రభావం మరొక వైర్పై చూపుతుంది వాటిని సాధారణంగా ఎగ్రెసర్ మరియు విటిమ్ అంటారు ఎగ్రెసర్ అంటే సిగ్నల్ పరివర్తన సంభవించే వైర్ మరియు విటిమ్ శబ్దం కలుపుతున్న వైర్ మునుపటి డైగ్రామ్ చూస్తే 2 వైర్ల మధ్య కెపాసిటెన్స C ఎడ్జెసెంట్ ఉంది ఇది C ఎడ్జెసెంట్ ఉంది విటిమ్ గ్రౌండ్ కి మరొక కెపాసిటెన్స ను అనుభవిస్తుంది అది C g మరియు d ఎగ్రెసర్ డెల్టా V ఎగ్రెసర్ ద్వారా వోల్టేజ్ను మారిస్తే ఇక్కడ వోల్టేజ్ విటిమ్ వోల్ట్ లో ఎంత మార్పు ఉంటుంది కాబట్టి ఇది సరళమైన కెపాసిటర్ ఈక్వేషన్ మీరు సాధారణ సర్క్యూట్ విశ్లేషణ చేస్తే ఇక్కడ వోల్టేజ్లో మార్పు ఉంటుందని సులభంగా చూడవచ్చు అవి సిరీస్లో 2 కెపాసిటెన్స లు అంటే ఇది ఇలాంటి సమాంతర కనెక్షన్ లాగా ఉంటుంది C ఎడ్జెసెంట్ డివైడ్ బై C g గ్రౌండ్ ప్లస్ C ఎడ్జెసెంట్ దీని గుణించాలి కాబట్టి C ఎడ్జెసెంట్ ఎక్కువైతే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ C ఎడ్జెసెంట్ చాలా చిన్నది అయితే డెల్టా V ఎగ్రెసర్ అప్పుడు ఈ డెల్టా V విటిమ్ కూడా చిన్నది ఉదాహరణ కు మరొక కేసు తీసుకుందాం ఇక్కడ విటిమ్ డ్రైవింగ్ నాస్ ఫైటింగ్ అను గేట్ ద్వారా నడపబడింది అంటే మునుపటి సందర్భంలో నేను విటిమ్ ఫ్లోటింగ్ లైన్ అని ఊహిస్తున్నాను కాబట్టి ఈ గేట్ను నడుపుతున్న గేట్లు లేవు కాని ఇక్కడ ఒక ఇన్వర్టర్ ఉందని దీని అవుట్పుట్ విటిమ్ కి అనుసంధానించబడి ఉంది మరియు మునుపటి సందర్భంలో ఈ R విటిమ్ వంటి సమానమైన లోడ్ రెసిస్టెన్స ద్వారా ఇన్వర్టర్ ని మోడల్ చేయగలమని చెప్పాము ఇప్పుడు మీ సమానమైన సర్క్యూట్ ఇలా ఉంది ఇక్కడ R విటిమ్ కూడా ఉంది మీరు మళ్ళీ ఈ సర్క్యూట్లో గణన అంటే విశ్లేషణ చేస్తే ఈ విధమైన ఈక్వేషన్ న్ని పొందవచ్చని నా ఉద్దేశ్యం విటిమ్ వోల్టేజ్లో మార్పు ఉంటుంది ఈ పదం అదే C ఎడ్జెసెంట్ బై C గ్రౌండ్ ప్లస్ C ఎడ్జెసెంట్ డెల్టా ఎగ్రెసర్ అవుతుంది ఇప్పుడు ఈ కొత్త ఫ్యాక్టర్ వస్తుంది 1 బై 1 ప్లస్ k ఇక్కడ K టౌ ఎగ్రెసర్ టౌ విటిమ్ అంటే ఎగ్రెసర్ యొక్క RC డిలే R ఎగ్రెసర్ ఇన్టూ టోటల్ కెపాసిటెన్స ప్లస్ విటిమ్ యొక్క R ఈ k 0 కి దగ్గరగా ఉంటే విటిమ్ ఫ్లాట్float0 అవుతున్నట్లు కానీ k పెరుగుతున్న కొద్దీ విలువ మారుతుంది ఈ విలువ తక్కువ అవుతుంది వాస్తవానికి ఈ ఇన్వర్టర్ ఈ క్రాస్ టాక్కు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రయత్నిస్తోంది ఇది క్రాస్ టాక్ శబ్దాన్ని తగ్గించింది ఎందుకంటే అంతకుముందు వైర్ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు విలువ ఎక్కువగా ఉంది కానీ ఇప్పుడు ఈ k తో పోరాడుతున్నందున అది 0 కన్నా ఎక్కువ విలువ తక్కువగా మారుతుంది డినామినేటర్ ఎక్కువగా ఉంటుంది మీ సర్క్యూట్ తట్టుకోగలదని అనుకునే శబ్దం మార్జిన్ కంటే శబ్దం తక్కువగా ఉంటే మీరు దాని గురించి ఆందోళన చెందవద్దని కొన్ని సాధారణ శబ్ద చిక్కులు చెబుతున్నాయి స్టాటిక్ CMOS లాజిక్ అయితే కొంత స్పైక్ శబ్దం ఉన్నప్పటికీ అది చివరికి స్థిరపడుతుంది మీరు డైనమిక్ CMOS లాజిక్ని ఉపయోగిస్తుంటే ప్రీ ఛార్జ్ లాజిక్ లేదా అలాంటి సమస్య వస్తుంది ఈ స్పైక్లు డిశ్చార్జ్ కావచ్చు కొన్ని వోల్టేజీలు ముఖ్యమైనవి కానీ ఈ అవాంతరాలు మరియు ఈ నాయిస్ డిలే పెరిగే అవకాశం ఉంది మరియు అదేవిధంగా మెమరీస్ DRAM డైనమిక్ RAM డేటాను కెపాసిటెన్సగా కెపాసిటెన్సపై ఛార్జ్గా నిల్వ చేసేటు ఈ శబ్దం కారణంగా కొన్ని కెపాసిటెన్సలు డిస్చార్జ్ య్యే అవకాశం ఉంది కాబట్టి సమాధానం తప్పు కావచ్చు ఒక చివరి విషయం వైర్ ఇంజనీరింగ్ అని పిలువబడే దాని గురించి మాట్లాడవచ్చు ఈ కెపాసిటివ్ను తరువాత ఈ శబ్దాన్ని ఎలా నియంత్రించాలో చూద్దాం ఇక్కడ అ కొన్ని ముఖ్యమైనవి రేఖ యొక్క వెడల్పు రేఖ యొక్క అంతరం ఏ లేయర్ పై గీస్తున్నారు లేయర్ ను బట్టి చూడటం కెపాసిటివ్ మరియు రెసిస్టివ్ ఎఫెక్ట్స భిన్నంగా ఉంటాయి మరియు షీల్డింగ్ అని పిలువబడేది షీల్డింగ్ ముఖ్యం చాలా ఉదాహరణలు చూపించాను ఈ కేసు లో షీల్డింగ్ లేదు a0 b0 a1 b1 a2 b2 6 పంక్తులు ఒకదానికొకటి సమాంతరంగా పక్కపక్కనే ఉన్నాయి కానీ ఇక్కడ a0 a1 a2 వాటిలో 3 VDD గ్రౌండ్ VDD గ్రౌండ్ అని చూపిస్తున్నాను అవి విద్యుత్ సరఫరా మార్గాల మధ్య ఖాళీగా ఉంటాయి ఒక రకమైన షీల్డింగ్ ఉంది షీల్డింగ్ కారణంగా ఈ పంక్తులలోని శబ్దం తదుపరి సిగ్నల్ లైన్కు ప్రాపర్గేట్ చేయదు కాబట్టి మీకు కావాలంటే ఈ షీల్డింగ్ మధ్య ఒకటి కంటే ఎక్కువ పంక్తులను ఉంచవచ్చు VDD అప్పుడు 2 a0 a1 తరువాత గ్రౌండ్ తరువాత a2 a3 తరువాత VDD మరియు మొదలైనవి ఇవి సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులు రిపీటర్లు ఇప్పటికే చెప్పాను కాబట్టి దీని గురించి వివరించడం లేదు వైర్ యొక్క డిలే పొడవుకు ప్రొఫెషనల్గా ఉందని మనం చూశాము కాబట్టి ఈ R పొడవుకు ప్రొఫెషనల్గా ఉంటుంది C కూడా పొడవుకు ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి RC డిలే L స్క్వేర్కు ప్రొఫెషనల్గా మారుతుంది కాబట్టి ఏమి చేస్తారు మనం L యొక్క పొడవును N విభాగాలుగా L బై N L బై N L బై N గా విభజిస్తాము ఇది ఇప్పటికే చూశాము రిపీటెడ్ డిజైన్ కోసం మనం దానిని L బై N గా విభజిస్తే ప్రతి సెగ్మెంట్ పొడవు L బై N గా ఉంటుంది వైర్ కెపాసిటెన్స ఒక ప్రాథమిక స్క్వేర్ ఇన్టూ L బై N హోల్డ్ యొక్క మొబిలిటీ కారణంగా రెసిస్టెన్స చెప్పొచ్చు W మరియు 2 W విలక్షణ విలువ సాధారణంగా ఇది 2 W కన్నా తక్కువ కాబట్టి గేట్ కెపాసిటెన్స విలువ ఈ రేఖగా ఉంటుంది రెసిస్టెన్స విలువ W ద్వారా విభజించబడుతుంది మరియు కెపాసిటెన్స W కీ ప్రపోషనల్ గా పెరుగుతుంది మొత్తం వైర్కు సమానమైన సర్క్యూట్లో వైర్ కెపాసిటెన్స Cw ఇన్టూ మొత్తం పొడవు అవుతుంది రెసిస్టెన్స Rw ఇన్టూ మొత్తం పొడవు అవుతుంది కాబట్టి సమానమైన సర్క్యూట్ ఇలా కనిపిస్తుంది డ్రైవింగ్ సర్క్యూట్లో ఇది R బై W అవుతుంది ఇన్వర్టర్ లోడ్ సామర్థ్యం Cw ని లోడ్ చేస్తుంది మరియు ఇక్కడ ప్రతి విభాగానికి RC డిలే Rw బై N గా ఉంటుంది ఇది Cw L బై 2 N Cw Lబై N అవుతుంది దీనితో మనం ఇంటర్కనెక్ట్ మోడలింగ్పై మా చర్చ ముగిస్తాను మా తదుపరి పాఠం లో కొన్ని సంబంధిత సమస్యలను పరిశీలిస్తాము ఈ అంతరం మరియు పంక్తుల వెడల్పు ఎలా నిర్ణయించబడతాయి ఇవి డిజైన్ నియమాలు అని పిలిచే విషయం